ఇంజనీరింగ్ మాథెమాటిక్స్ యొక్క 51 వ లెక్చర్ కు స్వాగతం మనం ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పై ఒక కొత్త అంశంతో మొదలెడదాం మనం ఇవాళ్టి లెక్చర్ లో ఇంట్రడక్షన్ మరియు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సమాచారం గురించి చర్చిద్దాం ఇక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏమిటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్వతంత్ర చరరాశులకు సంబంధించి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్వతంత్ర చరరాశుల ఉత్పన్నాలు లేదా భేదాలను కలిగి ఉన్న ప్రశ్నను డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు కాబట్టి ఇక్కడ ఇవి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క ఉదాహరణలు ఇక్కడ ఈ ఈక్వేషన్లలో పాల్గొన్న ఈ ఉత్పన్న పదాలు మనం కలిగి ఉన్నాం మనం ఈ సమీకరణాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ గా పిలుస్తాము మరియు ఇది సాధారణ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎందుకంటే ఈ ఉత్పన్నాలు సాధారణ అర్ధంని సూచిస్తాయి ఈ సందర్భంలో మనకు x వలె ఒక స్వతంత్ర వేరియబుల్ మాత్రమే ఉంది y అనేది x పై ఆధారపడే వేరియబుల్ కాబట్టి మనకు ఇక్కడ సాధారణ ఉత్పన్నాలు ఉన్నాయి ఇక్కడ ఈ రెండవ ఈక్వేషన్ కూడా సాధారణ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది మనకు ఇక్కడ ఈ అవకలన పదాలు ఉన్నాయి 𝑑𝑥 𝑑𝑦 మరియు ఇది కూడా ఈ సాధారణ ఉత్పన్నాలను మాత్రమే కలిగి ఉంది కాబట్టి ఇక్కడ y అనేది ఒక ఆధారిత వేరియబుల్ మరియు x అనేది ఒక స్వతంత్ర వేరియబుల్ మాత్రమే ఉదాహరణకు ఇక్కడ మనకు x మరియు t అనే రెండు స్వతంత్ర చరరాశులు ఉన్నాయి మరియు ఇది ఇక్కడ x మరియు t అనే రెండు వేరియబుల్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఈక్వేషన్ లో పాక్షిక ఉత్పన్నాల భావన ఉంది అందువల్ల దీనిని పార్శియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లేదా PDE అని పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ మనం పాక్షిక ఉత్పన్నాలు సాధారణమైనవి కావు కాని మనకు పాక్షిక ఉత్పన్నాలు ఉన్నాయి ఇక్కడ మనం ఆర్డర్ చూసినట్లైతే ఇప్పుడు ఇక్కడ ఈ ఈక్వేషన్ లో ఇతర వర్గీకరణలు ఉన్నాయి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క క్రమం ఏమిటి అని చూసినట్లైతే ఇది ఆర్డర్ ఏమీ కాదు కానీ అత్యున్నత క్రమం యొక్క క్రమం పాల్గొంటుంది కాబట్టి ఉదాహరణకు ఈ మొదటి ఈక్వేషన్ లో చూసినట్లైతే అత్యధిక ఆర్డర్ ఉత్పన్నం 4 గా చెప్పవచ్చు ఇక్కడ ఈ ఈక్వేషన్ యొక్క క్రమం 4 అవుతుంది అదే విధంగా ఈ రెండు సమీకరణాల క్రమం గురించి చెపుతుంది ఈ ఈక్వేషన్ లలో మనం ఇక్కడ డిగ్రీని ఉపయోగించే మరొక పరిభాష ఉంది ఇందులో అత్యధిక ఆర్డర్ ఉత్పన్నాలు ఉంటాయి ఉదాహరణకు ఈ సందర్భంలో ఇది అధిక ఆర్డర్ ఉత్పన్నం గా ఉంటుంది మరియు ఇక్కడ పవర్ 1 లేదా ఈ పదం యొక్క డిగ్రీ 1 అవుతుంది ఇక్కడ ఇది మొదటి డిగ్రీ కానీ 4 వ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆర్డర్ 4 అవుతుంది మరియు ఈ ఈక్వేషన్ లో డిగ్రీ 1 మళ్ళీ ఆర్డర్ 1 అవుతుంది ఎందుకంటే మనకు అత్యధిక ఆర్డర్ ఉన్నందున మొదటి ఆర్డర్ 𝑑𝑦 𝑑𝑥 పదం ఇక్కడ మరేమీ ఉండదు లేదా మొదటి ఆర్డర్ డిఫరెన్షియల్స్ ఇందులో ఉన్నాయి అలాగే కేసు మరియు డిగ్రీ కూడా 1 అవుతుంది ఇక్కడ మరియు ఈ సందర్భంలో ఇక్కడ ఆర్డర్ 3 కాబట్టి ఇక్కడ మూడవ ఆర్డర్ ఉత్పన్న పదాలు ఉన్నాయి మరియు డిగ్రీ 2 ఎందుకంటే అత్యధిక ఆర్డర్ ఉత్పన్నం డిగ్రీ 2 లో కనిపిస్తుంది కాబట్టి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 2 గాను మరియు ఆర్డర్ 3 అవుతుంది d4ydx4d2ydx2dydx3ex order 4 degree 1 yy21dxxy2 1dy order 1 degree 1 2vt2k3vx32 order 3 degree 1 మనం మరింత వివరంగా లీనియర్ మరియు నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ల గురించి చర్చిద్దాం కాబట్టి ఇక్కడ ప్రతి ఆధారిత వేరియబుల్ మరియు ప్రతి ఉత్పన్నం మొదటి డిగ్రీలో మాత్రమే సంభవిస్తే మనం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని లీనియర్ అని పిలుస్తాం ఒకవేళ మనం ప్రోడక్ట్ ని లేదా పవర్ ని చూడకపోతే అప్పుడు మనకు లీనియర్ టర్మ్ అనేది ఉంది అంటే డిపెండెంట్ వేరియబుల్ యొక్క ప్రోడక్ట్ అవదు మరియు వాటి ఉత్పన్నాలు సంభవిస్తాయి అందుచేత మనకు ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ ఉంది మరియు డిఫరెన్షియల్ ఈక్వేషన్ లీనియర్ గా లేకపోతే మనం నాన్ లీనియర్ ఈక్వేషన్ అని పిలుస్తాము ఐతే నాన్ లీనియర్ ఈక్వేషన్ లో ప్రోడక్ట్ యొక్క ఉత్పన్నం లేదా ఉత్పన్నంతో ఆధారపడిన వేరియబుల్ మనం కలిగి ఉంటాము కాబట్టి ప్రతి లీనియర్ ఈక్వేషన్ స్పష్టంగా కనిపించే మొదటి డిగ్రీ అవుతుంది అందుచేత లీనియర్ ఈక్వేషన్ లో ప్రోడక్ట్ లేదా పవర్ ఉండదు అందుకని ఇది మొదటి డిగ్రీ అవుతుంది కానీ ప్రతి మొదటి డిగ్రీ ఈక్వేషన్ లీనియర్ గా ఉండకపోవచ్చు ఎందుకంటే ఉదాహరణకు ఇక్కడ ఇది రెండవ ఆర్డర్ ఈక్వేషన్ మరియు డిగ్రీ ఇక్కడ ఒకటి ఎందుకంటే డిగ్రీ ఈ అత్యున్నత ఆర్డర్ పదం యొక్క డిగ్రీగా నిర్వచించబడింది కానీ ప్రోడక్ట్ y మరియు dydx వల్ల ఈ ఈక్వేషన్ నాన్ లినియర్ అవుతుంది అందుచేత ఈ నాన్ లీనియర్ ఈక్వేషన్ మరియు ఇది దాని మొదటి డిగ్రీ వల్ల ఇది నాన్ లీనియర్ అవుతుంది కాబట్టి ప్రతి లీనియర్ ఈక్వేషన్ స్పష్టంగా కనిపించే మొదటి డిగ్రీ అవుతుంది కానీ ప్రతి మొదటి డిగ్రీ ఈక్వేషన్ లీనియర్ గా ఉండదు d2ydx2ydydxy0 ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారాన్ని చూసినట్లైతే ఉత్పన్న పదాలు లేకుండా ఆధారిత మరియు స్వతంత్ర చరరాశి మధ్య ఏదైనా సంబంధం ఉంది అనుకున్నట్లైతే ఒకవేళ సమాధానం లో మనం ఉత్పన్నాలను చూడకూడదనుకుంటే అపుడు ఉత్పన్నాలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ లోని ఈక్వేషన్ లో ఉంటాయి కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సంతృప్తిపరిచే ఈ ఆధారిత మరియు స్వతంత్ర చరరాశి మధ్య ఏదైనా సంబంధాన్ని దాని సమాధానం లేదా డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఇంటిగ్రల్ గా పిలుస్తారు ఉదాహరణకు ఈ ఫంక్షన్ మధ్య ఈ సంబంధాన్ని తీసుకుంటాము yAxB ఈ రెండింటితో ఏకపక్ష స్థిరాంకాలు ఉన్నాయి ఇది మనం చెక్ చేసినట్లైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం అని మనం చెప్పవచ్చు y2xy0 ఇది ఎందుకు పరిష్కారం అంటే ఈ సంబంధం మనం సులభంగా ధృవీకరించగల ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ న్ని సంతృప్తిపరుస్తుంది ఎందుకంటే మనకు రెండవ ఉత్పన్నం మరియు ఈక్వేషన్ లో ఉన్నందున మనం ఇక్కడ y యొక్క ఉత్పన్నం తీసుకుంటే x స్క్వేర్ కంటే మైనస్ A ను పొందుతాము అందువల్ల మనం ఇక్కడ రెండవ ఆర్డర్ ఉత్పన్నం కోసం వెళ్తాము అదిy Ax2 y2Ax3 మనం దీనిని ఈ మొదటిది మరియు రెండవది ఇక్కడ ఈక్వేషన్ లో ప్రతిక్షేపించి చేస్తే ఇక్కడ ఇది రెండవ ఆర్డర్ ఉత్పన్నం అవుతుంది కాబట్టి మనకు ఇక్కడ 2 Ax3 2x ఉంటేఇక్కడ మొదటి ఆర్డర్ పదం Ax2 అవుతుంది అందువల్ల మనం ఇక్కడ ఏమి చూడొచ్చంటే2Ax3 మరియు ఇక్కడ కూడా2Ax3 ని చూడవచ్చు అందుచేత అది కొట్టి వేయబడుతుంది అలాగే మనకు కుడి వైపున ఉన్న ఈక్వేషన్ నుండి 0 లభిస్తుంది ఇక్కడ ఈ సంబంధం చూస్తే దీనికి ఒక సంబంధాన్ని ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ yAxBయొక్క పరిష్కారం ఇచ్చిందని మనం గమనించవచ్చు ఎందుకంటే ఈ సంబంధ సమితి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సంతృప్తిపరుస్తుంది ఇప్పుడు మనం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏర్పడే దిశకు వెళ్తాము దీనికి ముందు మనం ఈ ఫామిలీ ఆఫ్ కర్వ్స్ అనే అంశాన్ని పరిచయం చేసుకుందాం కాబట్టి వక్రరేఖల యొక్క n పరామితి కుటుంబం ఈ రూపం యొక్క సంబంధాల సమితి కాబట్టి ఇక్కడ x y లో సంబంధం ఉంది xyfxyc1c2cn0 ఈ పారామీటర్స్ ను మార్చడం ద్వారా మీరు ఇక్కడ వేర్వేరు వక్రతలను చూడవచ్చు ఇదే వక్రరేఖల కుటుంబం ఎందుకంటే ఈ c యొక్క విభిన్న విలువలు మనకు వేరే వక్రతను కలిగి ఉంటాయి మరియు ఉదాహరణలు ఏంటంటేఈ కేంద్రీకృత వృత్తాల యొక్క మొదటి సమితిని మనం తీసుకుంటే అంటే 𝑥2 𝑦2 𝑐 మరియు c ఒక పారామీటర్ కాబట్టి ఒక పారామీటర్ కుటుంబం మరియు c ప్రతికూలం కాని వాస్తవ సంఖ్యలను తీసుకుంటుంది ఎందుకంటే ఇక్కడ 𝑥2 𝑦2 కాబట్టి ఇది సానుకూలంగా ఉండాలి ఇది ప్రతికూలమైనది కాదు కాబట్టి ఈ c ప్రతికూలంగా ఉండాలి ఇది ప్రతికూలత లేని వాస్తవ విలువలను తీసుకుంటుంది మరియు c యొక్క విభిన్న విలువలకు ఇవి ఒకే కేంద్రం యొక్క వృత్తం యొక్క ఈక్వేషన్ లు కాబట్టి ఇక్కడ ఇది ఒక కుటుంబం మనకు c మాత్రమే ఒక పరామితి ఉంది మరియు మనం c ని మారుస్తూ ఉంటే ఇక్కడ వృత్తాలను పొందుతున్నాము మధ్యలో ఒకే మరియు విభిన్న వ్యాసార్థం ఉంది మళ్ళీ మనం వృత్తాల సమితి ని ఇక్కడకు తీసుకుంటే ఇక్కడ ఇప్పుడు మనం కేంద్రంతో మరియు వ్యాసార్థంతో కూడా మారుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న అన్ని సర్కిల్ల సమితి మనం 𝑐1 c2 మరియు c3 ని ఎంచుకోవచ్చు కాబట్టి 𝑐1 c2 లో ఏదైనా వాస్తవ సంఖ్య మరియు 𝑐3 సానుకూల ప్రతికూలత లేని వాస్తవ సంఖ్య ని ఎంచుకోవచ్చు అందుచేత ఆ సందర్భంలో ఇది ఈ మూడు పారామీటర్స్ కుటుంబం 𝑐1 𝑐2 𝑐3 అయితే మునుపటిది ఒక పారామీటర్ యొక్క కుటుంబం ఎందుకంటే ఆ సందర్భంలో మాత్రమే వ్యాసార్థం మారుతూ ఉంటుంది ఈ వృత్తం యొక్క వృత్తాలు చూసినట్లైతే ఇక్కడ మనకు వేర్వేరు కేంద్రాలు మరియు వేర్వేరు వ్యాసార్థాలు ఉన్నాయి కాబట్టి ఇది సర్కిల్ ల 3 పారామితి కుటుంబం అంటారు మునుపటి ఉదాహరణలో మనం చూసిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారంని ఇప్పుడు ఇక్కడ మనం కూడా రిజర్వు చేస్తున్నాము ఇది వక్రరేఖల కుటుంబం కాదు మరేమీ కాదు కానీ వక్రరేఖల కుటుంబం మనం తదుపరి స్లైడ్లలో కూడా గమనించవచ్చు కాబట్టి ఇచ్చిన n పారామీటర్ కుటుంబ వక్రతలకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా చేయాలి ఇక్కడ మనకు ఈ n పరామితి కుటుంబం వక్రతలు ఉంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం మీరు ఇక్కడ చూడవచ్చు అంటే ఈ వక్రరేఖల కుటుంబం నుండి డిఫరెన్షియల్ ఈక్వేషన్ లేదా అసోసియేటెడ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధిత డిఫరెన్షియల్ ఈక్వేషన్ న్ని ఎలా ఏర్పరుస్తుంది అనేది చూడవచ్చు దీని పరిష్కారం ఈ వక్ర కుటుంబానికి ఇచ్చిన కుటుంబం కాబట్టి n ఏకపక్ష స్థిరాంకాలను కలిగి ఉన్న వక్రరేఖల కుటుంబం నుండి మనం n వ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని దీని పరిష్కారం ఇచ్చిన కుటుంబం నుండి పొందవచ్చు అందువల్ల డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క క్రమం వాస్తవానికి మనం ఎన్ని పారామీటర్స్ కుటుంబాన్ని తీసుకున్నామో దానిపై ఆధారపడి ఉంటుంది దీన్ని ఇక్కడ ఎలా పొందాలో చూసినట్లైతే ఇచ్చిన ఈక్వేషన్ న్ని 𝑛 సార్లు వేరు చేయండి మరియు మనం అదనపు ఈక్వేషన్ ను పొందుతాము ఇచ్చిన 𝑛 పారామీటర్ కుటుంబ ఈక్వేషన్ ఈ కుటుంబాన్ని వేరు చేస్తూనే ఉంటుంది ఈ 𝑛 సార్లు మరియు ఈ 𝑛 1 మొత్తం ఈక్వేషన్ ల నుండి వేరు చేసినప్పుడు మనకు𝑛 ఎక్కువ ఈక్వేషన్ లు లభిస్తాయి ఇక్కడ పారామీటర్స్ యొక్క ఈ స్థిరమైన నిబంధనలను తొలగిస్తాము ఆపై మనం ఈక్వేషన్ పొందుతాము పారామీటర్స్ నుండి ఉత్పన్న పదాలు మరియు ఆధారిత స్వతంత్ర చరరాశులు మాత్రమే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ 𝑛 1 ఈక్వేషన్ ల నుండి తొలగించడం ద్వారా మనం 𝑛 వ క్రమం యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ని పొందుతాము ఇక ఇది ఇక్కడ ఎలా పనిచేస్తుందో ఉదాహరణల తో చూద్దాం కాబట్టి ఇప్పుడు ఈ ఉదాహరణను ఇక్కడ పరిశీలిస్తాము ఈ సంబంధం xyaexbe xx2 ద్వారా సంతృప్తి చెందిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ న్ని మనం పొందుతాము ఇది వక్రరేఖ యొక్క రెండు పారామితి కుటుంబం కాబట్టి మనకు a మరియు b ఉన్నాయి అవి ఇక్కడ a మరియు b యొక్క ఏకపక్ష స్థిరాంకాలు మనకు ఈ రెండు పారామితి కుటుంబం వక్రతలు ఉన్నాయి కాబట్టి ఈ సంబంధం యొక్క ఉత్పన్నం తీసుకున్న తరువాత ఈ రెండు స్థిరాంకాలను ఈక్వేషన్ ల నుండి తొలగించడానికి మనం ప్రయత్నించినప్పుడు ఈ రెండు పరామితి కుటుంబ వక్రరేఖలలో ఇది సంబంధిత డిఫరెన్షియల్ ఈక్వేషన్ రెండవ క్రమం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందని మనం ఆశిస్తున్నాము కాబట్టి ఇక్కడ ఇచ్చిన వక్ర కుటుంబానికి మనకు 𝑥𝑦 𝑎𝑒𝑥 𝑏𝑒−𝑥 𝑥2 ఉంది మరియు మనకు లభించే x కి సంబంధించి దీనిని వేరు చేస్తే మనకు ఇక్కడ x y ఉత్పన్నం మరియు y మరియు x 1 యొక్క ఉత్పన్నం లభిస్తాయి ఇక మనం x కి సంబంధించి ఒక్కసారి మాత్రమే విభేదించాము మరియు ఇప్పుడు మనం దీన్ని మరోసారి వేరుచేయాలి ఎందుకంటే ఈక్వేషన్ లో ఏకపక్ష స్థిరాంకాలకు మనం ఇక్కడ చూస్తాము ఈ 𝑥𝑦′′ 2𝑦′ 𝑎𝑒𝑥 𝑏𝑒−𝑥 2నుండి మనం మరోసారి వేరు చేస్తే ఇప్పుడు మనం ఇప్పటికే ఈ రెండుసార్లు వేరు చేసాము మరియు ఇప్పుడు మనం ఈ స్థిరాంకాలను తొలగించాలనుకుంటున్నాము అందుచేత 𝑎𝑒𝑥 𝑏𝑒−𝑥 2 ఈ ఇచ్చిన సంబంధంలో కూడా ఉందని మనం ఇక్కడ చూడవచ్చు కాబట్టి ఉదాహరణకు మనం ఇక్కడ దీనిని 𝑎𝑒𝑥 𝑏𝑒−𝑥 2 ప్రతిక్షేపిస్తే ఉంటే ఈ ఈక్వేషన్ లో ఇక్కడ ఉంచండి అప్పుడు ఈ స్థిరమైన నిబంధనలు తొలగించబడతాయి మరియు ఉత్పన్న పదాలు డిపెండెంట్ వేరియబుల్స్ మరియు ఇండిపెండెంట్ వేరియబుల్స్ కలిగిన ఈక్వేషన్ని పొందుతాము కాబట్టి ఇక్కడ ఈ ఈక్వేషన్ని ఉపయోగించి మనం ఈక్వేషన్ సంఖ్య 1 గా పిలుస్తాము అయితే ఇప్పుడు మనకు ఏమి లభిస్తుంది అంటే ఈ 𝑥𝑦′′ 2𝑦′ 𝑥𝑦 − 𝑥2 2 ఇప్పుడు మనకు ఇక్కడ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది ఇది రెండు పారామీటర్స్ తో ఈ వక్ర కుటుంబానికి అనుగుణంగా ఉంటుంది లేదా మరో మాటలో చెప్పాలంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం ఏమీ కాదు కానీ ఇది ఇచ్చిన రెండు పారామీటర్స్ కుటుంబం వక్రతలు అని చెప్పవచ్చు అందువల్ల ఇచ్చిన వక్రరేఖల కుటుంబం నుండి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నిర్మాణం ఎలా పనిచేస్తుంది మరియు ప్రధానంగా ఈ రాబోయే లెక్చర్ లలో ఈ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుండి దీన్ని ఎలా కనుగొనాలో ఈ వక్ర కుటుంబాన్ని ఎలా పొందాలో మీరు చూస్తారు మనకు సాధారణ మరియు ప్రత్యేకమైన పరిష్కారం యొక్క ఇతర భావన ఉంది కాబట్టి ఇది n వ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి ఇక్కడ మనకు ఈ n వ ఆర్డర్ ఉత్పన్నాలు మరియు ఇతర లోయర్ ఆర్డర్ ఉత్పన్నాలు కూడా ఉన్నాయి ఈ డిపెండెంట్ వేరియబుల్ x మరియు y రిలేషన్ అర్ధం డిఫరెన్షియల్ ఈక్వేషన్ n వ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పవచ్చు సాధారణ పరిష్కారంగా మనం ఏమి చెప్పవచ్చు అంటే అది n స్వతంత్ర ఏకపక్ష స్థిరాంకాలను కలిగి ఉన్న పరిష్కారం కాబట్టి సాధారణ పరిష్కారంలో మునుపటి స్లైడ్లో కూడా మనం గమనించినది ఏంటంటే మనం రెండు పారామీటర్స్ కుటుంబ వక్రతలతో ప్రారంభించాము ఆపై రెండవ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లేదా రెండవ మార్గం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉన్నప్పుడల్లా సంబంధిత డిఫరెన్షియల్ ఈక్వేషన్ మరియు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారాన్ని చెప్పడానికి ఈ ఈక్వేషన్ లేదా ఇతర పరిష్కారాన్ని మనం కనుగొంటాము ఇది రెండు పారామీటర్స్ యొక్క ఏకపక్ష స్థిరాంకాలను పరిష్కారంలో కలిగి ఉంటుంది ఇక్కడ ఇది సాధారణ పరిష్కారం యొక్క నిర్వచనం 𝑛 స్వతంత్ర ఏకపక్ష స్థిరాంకం కలిగిన పరిష్కారం అందుచేత ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఏదైనా పరిష్కారం మరియు అటువంటి n వ క్రమం సాధారణ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి అనుగుణంగా స్వతంత్ర ఏకపక్ష స్థిరాంకాలు ఉంటే అప్పుడు మనం ఈ పరిష్కారాన్ని సాధారణ పరిష్కారంగా పిలుస్తాము ప్రత్యేకమైన పరిష్కారం గురించి మనం మాట్లాడుతున్నది మరొకటి కాబట్టి కొన్ని ఇతర అనుబంధాలపై ఆధారపడే ఈ గుణకాలకు కొన్ని విలువలను ఇవ్వడం డిఫరెన్షియల్ ఈక్వేషన్ తో పాటు పరిస్థితులు ఇవ్వవచ్చు ఇక ఈ గుణకాలను మనం అంచనా వేయగల ఇతర సమాచారం ఆధారంగా ఇది సాధారణ పరిష్కారం ఏమీ కాదు కానీ ఈ n పారామీటర్ యొక్క వక్ర కుటుంబం అవుతుంది కాబట్టి ఒక నిర్దిష్ట పరిష్కారాలను కలిగి ఉండటం అంటే ఒక నిర్దిష్ట వక్రతలు అని అర్ధం అది డిఫరెన్షియల్ ఈక్వేషన్ తో కొన్ని ఇతర అనుబంధ పరిస్థితులు సరఫరా చేయబడినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఆపై ఈ అనుబంధ పరిస్థితులతో కలిసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ గా మనకు ప్రత్యేక పరిష్కారాలు లభిస్తాయి ఇక్కడ నిర్దిష్ట పరిష్కారం అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్వతంత్ర స్థిరాంకాలకు నిర్దిష్ట విలువలను ఇచ్చే పరిష్కారం సాధారణంగా ఇది భౌతిక నమూనా నుండి జరుగుతుంది కొన్ని అదనపు పరిస్థితులు సమస్య యొక్క భౌతికశాస్త్రం ఆధారంగా ఇవ్వబడతాయి మరియు తరువాత మనం ఈ స్థిరాంకాలలో కొన్ని లేదా అన్నింటిని వాస్తవంగా లెక్కించవచ్చు మరియు ఇక్కడ పరిష్కారం ఇప్పుడు స్వతంత్ర ఏకపక్ష స్థిరాంకాలను కలిగి ఉండదు ఇక ఏ పరిష్కారాన్ని మనం నిర్దిష్ట పరిష్కారంగా పిలుస్తాము మరియు డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారంలో ఏకపక్ష స్థిరాంకాల సంఖ్య డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క క్రమం మీద ఆధారపడి ఉంటుందని మనం ఇప్పటికే చర్చించాము మరియు అందులో మనం కనీసం ఉదాహరణల ద్వారా చూశాము n వ క్రమం యొక్క సాధారణ పరిష్కారం మనం n ఏకపక్ష స్థిరాంకాలను కలిగి ఉంటుంది అని ఇక్కడ ఇప్పుడు ఉదాహరణ ద్వారా వెళ్దాం ఇక్కడ మనకు ఉదాహరణకు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది అనుకుందాం dydx2 4y0 ఇది ఒక సాధారణ పరిష్కారం మనం తదుపరి లెక్చర్ లో చర్చించబడే పరిష్కారాన్ని కనుగొనటానికి సాంకేతికతలను కనుగొనడం లేదా ఏదైనా పద్ధతులను ఉపయోగించడం లేదు ఇక్కడ మనం నిర్వచనాలను అందిస్తున్నాము కాబట్టి ఉదాహరణకు ఇది 𝑦 𝑥 − 𝑐2 ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సంతృప్తిపరిచే పరిష్కారం ఇది కాబట్టి ఉంటే మీరు ఇక్కడ చూసినట్లైతే dydx ఉదాహరణకు ఇది రెండు రెట్లు x c అవుతుంది మరియు మనం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఇప్పుడు ప్రతిక్షేపిస్తే ఇది రెండుసార్లు 𝑥 − 𝑐2 మరియు ఈ నాలుగు రెట్లు మైనస్ అయి 𝑦 𝑥 − 𝑐2 అవుతుంది ఇక్కడ కూడా మనకు 4𝑥 − 𝑐2 ఉన్నాయి వాటికి కూడా 4𝑥 − 𝑐2 ఉన్నాయి ఇక ఇది రద్దు చేయబడుతుంది మరియు మనం గమనించేది ఇక్కడ ఈ పరిష్కారం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సంతృప్తిపరుస్తుంది అందువల్ల ఇది ఒక పరిష్కారం ఇది ఈ c యొక్క ఏదైనా విలువకు ఈ ఏకపక్ష స్థిరాంకాన్ని కలిగి ఉంటుంది 𝑐 ఇది మనం గమనించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సంతృప్తిపరుస్తుంది కాబట్టి c ఒక ఏకపక్ష స్థిరాంకం మరియు ఇక్కడ క్రమం 1 ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క క్రమం 1 మరియు పరిష్కారంలో మనకు 1 ఏకపక్ష స్థిరాంకం ఉంటుంది కాబట్టి దీనికి సాధారణ పరిష్కారం ఉందని మనం చెప్పవచ్చు ప్రత్యేక పరిష్కారం మనం ఈ c కి ఏదైనా విలువను కేటాయించినట్లయితే c యొక్క ఏదైనా విలువకు పరిష్కారాలు ఉంటాయి ఉదాహరణకు నేను 𝑦 𝑥2 అని పిలవచ్చు ఎందుకంటే మనం దీనిని నేరుగా కూడా కేటాయించవచ్చు కాబట్టి 𝑦 𝑥2 కూడా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి ఒక పరిష్కారం మరియు దీనిని 𝑐 0 గా అమర్చడం ద్వారా ఇప్పుడు ఇది ఒక ప్రత్యేక పరిష్కారం పారాబొలా ఇది స్థిర పారాబొలా అని చెప్పవచ్చు కానీ ఇక్కడ పారాబొలా ఈ పారామీటర్ పై ఆధారపడి ఉంటుంది ఇది పారాబొలాస్ యొక్క కుటుంబం కానీ ఇప్పుడు మనకు ఈ కుటుంబం నుండి ఒక నిర్దిష్ట వక్రత ఉంది మనం దీనిని ఒక నిర్దిష్ట పరిష్కారం లేదా సాధారణ పరిష్కారం అని పిలుస్తాము ఇది సాధారణ పరిష్కారం కాబట్టి రెండింటికి పరిష్కారాలు ఉన్నాయి కానీ ఒకటి సాధారణ పరిష్కారం మరొకటి ప్రత్యేకమైన పరిష్కారం లేదా ఒక పారామీటర్ వక్రత కలిగిన ఈ కుటుంబం నుండి ప్రత్యేకంగా ఒక వక్రత అవుతుంది మనం ఇక్కడ చూడగలిగే మరో ఉదాహరణ ఇది ఉదాహరణ సంఖ్య 2 ఇక్కడ దీనిని మనం yy xy21 గా పరిగణిస్తాము కాబట్టి ఇవన్నీ కూడా తరువాత మనం చర్చించే పద్ధతులు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము ఇది ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారం అవుతుంది ycx1c అందుచేత ఇక్కడ మనకు ఈ ఒక పారామీటర్ కుటుంబం ఉంది దీనిలోని c మాత్రమే ఈ ఈక్వేషన్ లోని పరామితి ఇది వక్రరేఖల యొక్క ఒక పారామీటర్ కుటుంబం మరియు మనం దానిని సులభంగా ధృవీకరించవచ్చు ఈ c యొక్క ఏదైనా విలువకు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని కూడా సంతృప్తిపరచండి కాబట్టి ఇది సాధారణ పరిష్కారం ఎందుకంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ మొదటి ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మరియు మనం ఒక ఏకపక్ష స్థిరాంకం కలిగి ఉన్న పరిష్కారాన్ని పొందుతున్నాము ఇక మనం దీనిని సాధారణ పరిష్కారంగా పిలుస్తాము కాని ఈ స్థిరాంకానికి ఏదైనా ప్రత్యేకమైన విలువను ఇస్తే అప్పుడు మనం ప్రాథమికంగా ఈ కుటుంబంలోని ఒక మూలకాన్ని లేదా ఈ కుటుంబం నుండి ఒక వక్రతను ఎంచుకుంటున్నాము కాబట్టి అది ప్రత్యేక పరిష్కారంగా పిలువబడుతుంది ఉదాహరణకు ఈ సందర్భంలో మనం 𝑐1 తీసుకుంటే ఇక్కడ మనం 𝑐1 తీసుకున్నాము c1 కు సమానం అని పరిష్కరించాము మరియు ఆ సందర్భంలో ఈ 𝑦 𝑥 1 ఇది కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ను సంతృప్తిపరుస్తుంది మరియు ఇది మళ్ళీ సులభంగా చూడవచ్చు కాబట్టి 𝑦 𝑥 1 మరియు ఇక్కడ y ప్రైమ్ 1 మరియు మైనస్ x మరియు మళ్ళీ y ప్రైమ్ 1 మొత్తం స్క్వేర్ 1 కి సమానం అవుతుంది ఇక్కడ ఈ x రద్దు చేయబడిన ఎడమ చేతి వైపు మనం చూస్తున్నాంఈ 1 ఇక్కడ 1 కి సమానం కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సంతృప్తిపరిచే ఏ c అయినా ఇది సహజంగా సంతృప్తికరంగా ఉంటుంది కానీ ఇప్పుడు ఈ 𝑦 𝑥 1 ఇది ఒక వక్రరేఖ ఈ పంక్తుల కుటుంబం నుండి సరళ రేఖగా ఉంటుంది ఇది మనకు ఒక నిర్దిష్ట పరిష్కారంగా వచ్చింది కాబట్టి ఇది సాధారణ పరిష్కారం కాదు ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క నిర్దిష్ట పరిష్కారం ఇక పరిష్కారాన్ని నిర్వచించడానికి మరొక పరిభాష ఉపయోగం ఉంది కాబట్టి దీనిని స్పష్టమైన పరిష్కారం అని కూడా పిలుస్తారు లేదా మనం అవ్యక్త పరిష్కారం అని కూడా పిలుస్తాము ఇక్కడ స్పష్టమైన పరిష్కారం 𝑦 𝑦𝑥 ఈ రూపంలో పరిష్కారం ఇవ్వబడినప్పుడు y ఆధారిత వేరియబుల్కు కుడి చేతి వైపు ఇవ్వబడుతుంది ప్రతిదీ స్వతంత్ర చరరాశులుగా ఉంటుంది కాబట్టి y మరియు x యొక్క అవ్యక్త సంబంధం లేదు కానీ దీనిని x పరంగా y యొక్క స్పష్టమైన సంబంధం అని పిలుస్తాము మనకు x పరంగా ఇతర అవ్యక్త సంబంధం లేదు అందుచేత దీనిని స్పష్టమైన పరిష్కారం అంటారు మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుండి చూసినట్లైతే ఈ రూపంలో y అనేది x యొక్క ఫంక్షన్కు సమానం మరియు అవ్యక్త పరిష్కారం విషయంలో మనకు x మరియు y యొక్క ఈ సంబంధం లభిస్తుంది ఇక్కడ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సంతృప్తిపరిచే సంబంధం ఇది అందువల్ల దీనిని అవ్యక్త పరిష్కారం అంటారు ఉదాహరణకు మనం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని తీసుకుంటే రెండవ క్రమం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది 𝑦′′ 𝑘2𝑦 0 మరియు ప్రతిక్షేపించుట చేయడం ద్వారా మనం ఇప్పుడు గమనించవచ్చు వాస్తవానికి ఈ సమయంలో మనం ఇప్పుడు పరిష్కార పద్ధతులను చర్చించబోతున్నాం కాబట్టి ఇది అవసరమైన పరిష్కారం ఎందుకంటే ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సంతృప్తిపరుస్తుంది అందువల్ల ఇక్కడ మనం ఏమి గమనించాము అంటే అది స్పష్టమైన పరిష్కారం ఎందుకంటే ఈ y x కుడి వైపు పరంగా ఇవ్వబడింది ఇక్కడ x యొక్క ఫంక్షన్ ఉంది y అనేది x పరంగా పేర్కొనబడింది అందుచేత ఇది స్పష్టమైన పరిష్కారం ఇవ్వబడుతుంది yc1cos kx c2sin kx ఇప్పుడు అవ్యక్త పరిష్కారం కోసం ఇది స్పష్టమైన పరిష్కారం మరియు మరొక ఉదాహరణ ఉంది ఇక్కడ 𝑥 3𝑦𝑦′ 0 మొదటి ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇవ్వబడుతుంది ఈ సందర్భంలో ఈ 𝑥2 3𝑦2 𝑐 అని మనం గమనించాము ఇది ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సంతృప్తిపరుస్తుంది కాబట్టి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సంతృప్తిపరిస్తే అప్పుడు పరిష్కారం కనుక మనం సులభంగా చూడగలం ఉదాహరణకు మనం దీనిని వేరుగా చేస్తే మనకు 2 x 6 y మరియు dx కన్నా dy లభించే సంబంధం 0 కి సమానం అవుతుంది ఇది ఇక్కడ నుండి మనం గణించవచ్చు వాస్తవానికి మనం ఇక్కడ 2 ద్వారా విభజిస్తాము కాబట్టి మనకు ఇక్కడ ఇలా వస్తుంది 𝑥 3𝑦𝑦′ 0 ఇక ఇది సహజంగానే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని సంతృప్తిపరుస్తుంది అయితే ఇక్కడ భిన్నమైనది ఏమిటి అంటే ఇప్పుడు ఇక్కడ మునుపటి నుండి ఈ x y యొక్క ఫంక్షన్ x పరంగా y యొక్క స్పష్టమైన సంబంధం ఇవ్వబడలేదు కానీ ఇది x మరియు y పరంగా ఇవ్వబడిన ఒక అవ్యక్త సంబంధం అందుచేత మనం అలాంటి పరిష్కారాన్ని అవ్యక్త పరిష్కారం అని పిలుస్తాము ఇక దీనితో మనం ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాము మనం క్రమాన్ని నిర్వచించాము మరియు డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ మరియు మనం చేసిన కొన్ని వర్గీకరణ ఈక్వేషన్ లినియర్ లేదా ఇది నాన్ లినియర్ అనే దానిపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది ఈ లెక్చర్ లో పారామీటర్ n పారామీటర్స్ కుటుంబం వక్రరేఖల నుండి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎలా ఏర్పరుచుకోవాలో కూడా చూశాము ఇక అక్కడ మనం ఈ n పారామీటర్ కుటుంబాన్ని n సార్లు వేరు చేస్తూనే ఉండాలి ఆపై ఈ పారామీటర్స్ తొలగించాల్సిన 𝑛 1 సమీకరణాల సమితిని కనుగొన్నాము ఆపై మనకు డిపెండెంట్ వేరియబుల్స్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ మరియు వాటి ఉత్పన్నాల యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ లభిస్తుంది కాబట్టి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారాన్ని ఎలా కనుగొనాలో ముందు ముందు చర్చించబోయే లెక్చర్ లలో వాస్తవానికి ఏమి వస్తుంది అనేది తెలుసుకుంటారు ఇక పరిష్కారాన్ని ఎలా కనుగొనాలి వక్రరేఖల కుటుంబాన్ని ఎలా కనుగొనాలో వక్రరేఖల యొక్క నిర్దిష్ట కుటుంబం లేదా వక్రరేఖల సాధారణ కుటుంబం ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి పరిష్కారంగా ఉంటుంది మరో మాటలో చెప్పాలంటే n ఏకపక్ష స్థిరాంకాలను కలిగి ఉన్న n వ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సాధారణ పరిష్కారం గురించి కూడా ఇక్కడ చర్చించాము కాబట్టి ఇక్కడ సాధారణ పరిష్కారం ఏమీ కాదు కానీ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సంతృప్తిపరిచే వక్రరేఖల యొక్క n పారామీటర్ కుటుంబం అవుతుంది ఈ లెక్చర్ లను సిద్ధం చేయడానికి మనం ఉపయోగించిన సూచనలు ఇవి మీరు ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు Glossary English Word Word Meaning differential equations డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అవకలన సమీకరణాలు partial derivatives పార్శియల్ డెరివేటివ్స్ పాక్షిక ఉత్పన్నాలు independent variable ఇండిపెండెంట్ వేరియబుల్ స్వతంత్ర చరరాశి integral ఇంటిగ్రల్ సమగ్ర substitute సబ్స్టిట్యూట్ ప్రతిక్షేపించు relation set రిలేషన్ సెట్ సంబంధ సమితి family of curves ఫామిలీ ఆఫ్ కర్వ్స్ వక్రరేఖల కుటుంబం implicit solution ఇంప్లిసిట్ సొల్యూషన్ అవ్యక్త పరిష్కారం